అందరికి నమస్కారం నేను జయంత ఛటర్జీ మరియు మేనేజింగ్ సర్వీసెస్ సమకాలీన సమస్యలు అని పిలువబడే ఈ కోర్సులో నేను మీతో సంభాషిస్తున్నాను మేము మునుపటి మాడ్యూల్లో చర్చించినట్లుగా సేవలకి వస్తువులు మరియు ఉత్పత్తులతో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయి మరియు ఈ రోజు వ్యాపారంలో చాలా కార్యకలాపాలలో అనేక విధాలుగా అవి ఒక వ్యవస్థగా కలిసి ఉంటాయి చివరి మాడ్యూల్లో మనము ఈ స్లయిడ్ చూసాము ఇది ముగింపు స్లైడ్ మరియు దీనితో ఈ రోజు మనం ప్రారంభిస్తాము సేవల వర్గీకరణను చూడటం లేదా సేవలను ఎలా వర్గీకరించవచ్చో చూడటానికి ఇది ఒక సరళమైన మార్గం కాబట్టి ఇది 2 X 2 మాత్రిక అని చెప్పబడింది ఇది నిర్వహణలో బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి సేవ యొక్క ప్రత్యక్ష గ్రహీత ఎవరు లేదా ఏమిటి అని మేము ఇక్కడ ఒక వైపు ఉన్నాము కాబట్టి అక్కడ మనకు ప్రజలు మరియు ఆస్తులు ఉన్నాయి x అక్షం మీద లేదా నిలువు అక్షం మీద మనకు సేవా చట్టం యొక్క స్వభావం ఉంది కాబట్టి మనకు స్పష్టమైన మరియు అస్పష్టమైనవి ఉన్నాయి స్పష్టమైన చర్యలు మరియు అస్పష్టమైన చర్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ 2 X 2 సెట్ల భావనలను కలిపి మేము క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్న విభిన్న సేవలను సులభంగా వర్గీకరించవచ్చని మీరు చూడవచ్చు కాబట్టి సేవ గ్రహీతగా ప్రజల విషయానికి వస్తే మరియు మేము స్పష్టమైన చర్యల గురించి మాట్లాడుతున్నాము మీరు జుట్టు కత్తిరింపు కోసం వెళ్ళినప్పుడు లేదా మీరు వెళ్లి కొన్ని రక్త పరీక్షల కోసం లేదా ఔషధాలు కొనుగోలు చేయడానికి సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినప్పుడు అప్పుడు ప్రాసెసింగ్ సేవలను పిలుస్తాము కాబట్టి ఇవి ప్రజలకు స్పష్టమైన ఇన్పుట్లు ఇక్కడ ప్రజలు మరియు ఇన్పుట్లు సంకర్షణ చెందుతాయి కాబట్టి మంచి హెయిర్ కట్ మంగలి చేత సెలూన్ ప్రొఫెషనల్ చేత అందించబడడమే కాదు మంచి హెయిర్ కట్ కు మీ సహకారం కూడా అవసరం అని మళ్ళీ నొక్కి చెబుతాను కాబట్టి ఈ సహ సృష్టి మూలకాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు మీ ముందు ఉద్భవిస్తున్న ప్రత్యేక దృగ్విషయాలను చూస్తూ ఉండండి ఇప్పుడు మేము ప్రజల కోసం ఉద్దేశించిన అసంపూర్తి చర్యలను కూడా కలిగి ఉండవచ్చు మరియు ఇది ఉదాహరణకు మేము విద్యా సెషన్ అనగా ఈ ప్రత్యేక సెషన్ లాగా ఉంటుంది ఇది మీ మనస్సు వైపు కేంద్రికరించే చర్య మరియు మేము జ్ఞానం మరియు దృష్టిని మార్పిడి చేస్తున్నాము మరియు ఇది ప్రాసెసింగ్ చేసే వ్యక్తులకు అనుకున్నట్లుగా ఇది ఒక రకమైన మెంటల్ స్టిములస్ ప్రాసెసింగ్ అప్పుడు అది స్వాధీనం లాంటిది కావచ్చు అంటే కొన్ని రకాల పరికరాలు కొంత ఉత్పత్తి ఇక్కడ ఇన్పుట్గా కొన్ని స్పష్టమైన సేవా చర్యలు ఉన్నాయి కాబట్టి ఇది ఇంధనం నింపే చర్య కావచ్చు లేదా మీరు పునర్నిర్మాణం కోసం ఏదైనా తీసుకున్నప్పుడు లేదా పారవేసిన వాటి రీసైక్లింగ్ కావచ్చు కాబట్టి ఇవన్నీ భౌతిక వస్తువుల ఆస్తుల వైపు మళ్ళించబడే స్పష్టమైన చర్యల యొక్క ఉదాహరణలు చివరి క్వాడ్రంట్ అంటే స్థానాలపై అస్పష్టమైన చర్యలు కాబట్టి దీనిని మీ బ్యాంకింగ్ లేదా అకౌంటింగ్ అని సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీ వద్ద ఉన్న భౌతిక ఆస్తులు లేదా డబ్బుకు సంబంధించిన అసంపూర్తి సమాచార ఆధారిత పరస్పర చర్య ఉంది మరియు అందువల్ల ఇది ఒక ప్రత్యేక వర్గంగా మారుతుంది మేము దీనిని ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అని పిలుస్తాము కాబట్టి పీపుల్ ప్రాసెసింగ్ పొసెషన్ ప్రాసెసింగ్ మెంటల్ స్టిములస్ ప్రాసెసింగ్ మరియు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఇవి స్పష్టత మరియు అస్పష్టత స్పెక్ట్రంల నుండి పొందిన నాలుగు రకాల సేవలు మరియు తరువాత ఈ నాలుగు క్వాడ్రాంట్లలో ఈ సరిహద్దులు తరచుగా విస్తరించి ఉన్నాయని మనం చూస్తాము కాబట్టి రెండు క్వాడ్రాంట్ల మధ్య సెట్ చేయబడిన వివిధ రకాలైన సేవలు ఉన్నాయి మరియు మనం ముందు ముందు ఆ ఉదాహరణలను చూస్తాము ఇప్పుడు మొదటి మాడ్యూల్ చివరి స్లైడ్లో ఇచ్చిన వివరణతో నేను అర్థం చేసుకోవలసిన తదుపరి మాడ్యూల్కి వెళ్తున్నాను ఈ రోజు మనం సేవా మార్కెట్ సేవా వ్యాపారాలు సేవా భావన మరియు ఈ రోజు మన చుట్టూ ఏమి జరుగుతుందో ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి నేడు సేవలు చాలా ఆర్థిక వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి మరియు ఆసక్తికరంగా అన్ని రకాల సేవల వ్యాపారం చాలా వేగంగా పెరుగుతోంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జిడిపిలో 60 శాతం కంటే ఎక్కువ సేవలు ఉన్నాయి 2014 లో తాజా గణాంకాల ప్రకారం భారతదేశ జిడిపిలో 59 9 శాతం దాదాపు 60 శాతం సేవల నుండి వచ్చాయి తరువాతి స్లైడ్లో ఆర్థికాభివృద్ధికి భారతదేశం ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎలా కలిగి ఉందో మరియు చర్చల సంఖ్య ఎక్కడ ఉందో నేను చర్చిస్తాను కాబట్టి మేము ఆ చర్చలను క్లుప్తంగా వివరిస్తాను కానీ మీరు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మరియు ఇంటర్నెట్లో ఏదైనా ఆర్థిక వ్యవస్థను తీసుకుంటారని చెప్పడానికి ఇది సరిపోతుంది మీరు అన్ని ఆర్థిక వ్యవస్థల జాబితాను మరియు అన్ని జిడిపి మరియు వాటి భాగాలను పొందవచ్చు మరియు గణనీయమైన ముఖ్యమైన భాగం మీకు సేవా రంగం నుండి లభిస్తుంది మీకు మరియు నాకు మరియు మన చుట్టూ ఉన్న మనందరికీ చాలా ముఖ్యమైనది ఈ రంగం చాలా కొత్త ఉద్యోగాలకు దోహదపడింది మరియు అందువల్ల ఇది వృద్ధి చేకూరుస్తుంది కాబట్టి ఉదాహరణకు భారతదేశంలో 2014 లో సేవా వ్యాపారాలు సంపాదించిన ఆదాయం 3441 వేల కోట్ల రూపాయలు మరియు ఇది 1576 వేల కోట్ల స్థాయి నుండి పెరిగింది మరియు మీరు మిలియన్లలో వెళితే మీకు 10 బిలియన్లు తెలుసు కనుక ఇది ఒక కోటి కాబట్టి మేము 15760 మిలియన్ కోట్ల నుండి మిలియన్ మార్పిడిని చూస్తున్నాము కాబట్టి 15760 వేలు కాబట్టి మేము బిలియన్ల మరియు బిలియన్ల గురించి మాట్లాడుతున్నాము కానీ ముఖ్యంగా 2005 మరియు 2014 మధ్య 1576 నుండి 3441 కు పెరుగుతోంది కాబట్టి మేము సుమారు 10 సంవత్సరాల వ్యవధిలో ఆర్థిక ఉత్పత్తిలో రెట్టింపు కంటే ఎక్కువగా చూస్తున్నాము ఫలితంగా ఇది 1976 నుండి వచ్చిన స్లైడ్ కానీ ఈ ధోరణి కొనసాగుతోంది వేర్వేరు దేశాలలో కూర్పు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు కానీ ఇదే ధోరణి అంటే చాలా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయం నుండి గణనీయమైన ఉత్పత్తి వచ్చింది పరిశ్రమ ఉత్పత్తికి సంబంధించి చాలా వేగంగా వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోయింది కాబట్టి పరిశ్రమ ఆధిపత్యం చెలాయించింది ఆపై కాలక్రమేణా పరిశ్రమల ఉత్పత్తి సేవలను మరియు సేవల ఉత్పత్తితో పోల్చితే చాలా ఆర్థిక వ్యవస్థలలో నేడు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తుంది మునుపటి గ్రాఫ్లో మీరు చూసే విధంగా x అక్షం మీద మనకు సమయం మరియు తలసరి ఆదాయం ఉంటుంది అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మధ్య బాగా పరిశోధించబడిన బాగా స్థిరపడిన సహ సంబంధం ఉంది అంటే తలసరి ఆదాయం సేవలకు డిమాండ్ను పెంచుతుంది సేవా వ్యాపార ఉత్పాదనలు పెరుగుతాయి కాబట్టి ఒక విధంగా సేవా కార్యకలాపాల స్థాయి ఒక నిర్దిష్ట దేశంలో ఆర్థిక వృద్ధి స్థాయి గురించి తెలియజేస్తుంది నేను ప్రస్తావించినప్పుడు కొంచెం కొత్త పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణకు భారతదేశంలో వ్యవసాయం నుండి మేము ఆ మధ్యంతర స్థాయి సామూహిక పారిశ్రామికీకరణ ద్వారా వెళ్ళలేదు మా పారిశ్రామిక వృద్ధి మరియు సేవా పరిశ్రమ యొక్క అభివృద్ధి రెండూ కలిసి జరిగింది సేవా వ్యాపారం సేవా ఉత్పాదనలు ఆధిపత్యం ప్రారంభించాయని మరియు దాని ఫలితంగా మేము కొత్త రకమైన నిర్మాణాన్ని సృష్టించామని చెప్పారు వ్యవసాయం యాంత్రికం గా మారినప్పుడు ప్రజలు వ్యవసాయం నుండి నిష్క్రమించి కొత్త ఉపాధి కొత్త లాభదాయకమైన చర్చలు జరుగుతున్నాయి సేవలు తగినంతగా ఉండకపోవచ్చు ఎందుకంటే సేవలు సాధారణంగా అధిక సామర్థ్యం ఉన్నవారిని అడుగుతాయి సేవా నిపుణులు అధిక స్థాయి జ్ఞాన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందువల్ల వ్యవసాయ సెమీ స్కిల్డ్ లేదా నైపుణ్యం లేని శ్రమను తీసుకొని వారికి లాభదాయకమైన ఉపాధి లభించనప్పుడు వారు తయారీ పరిశ్రమలపై మనకు దృష్టి పెట్టాలని ప్రజలు వాదిస్తున్నారు కానీ అది కూడా జరగాలి కనుక అది జరిగి మనం సరైన మార్గంలో వెళుతున్నాం ఇక్కడ మనం భారతదేశంలో తయారీపై ఎక్కువ దృష్టి పెడతాము భారతదేశంలో ఈ రోజు మనం నిర్మించిన భారీ సాఫ్ట్వేర్ పరిశ్రమను భారీ జ్ఞాన ఆధారిత జ్ఞాన ఇంటెన్సివ్ సర్వీస్ పరిశ్రమను మేము ఎప్పుడూ విడిచిపెట్టబోము అది అభివృద్ధి ఇంజిన్గా కొనసాగుతుంది కాబట్టి ఇది మనకు అవసరం లేదా పరిస్థితి కాదు తయారీలో సేవా వృద్ధి పెరుగుదల మరియు మనం చాలా విధాలుగా చూస్తాము కాబట్టి చాలా సమర్థవంతమైన మరియు అధిక పోటీతత్వ తయారీ సేవలతో బాగా కలిసిపోయింది కాబట్టి జరుగుతున్న ఈ పరిణామం సాంకేతిక మార్పుల వల్ల జరుగుతోంది కాబట్టి ఐ ట్యూన్ల సేవ లేకుండా ఐ ఫోన్ వంటి ఉత్పత్తి విజయవంతం కాదు ఈ రోజు మీరు ఉపయోగించిన చాలా స్మార్ట్ ఫోన్లను చూస్తే అవి స్మార్ట్ మీకు నచ్చాయి మరియు మీ ఫోన్ స్క్రీన్తో గంటలు గడుపుతారు ఎందుకంటే అనేక సేవలు ఆటలు సమాచారం ఇన్ఫోటైన్మెంట్ అనువర్తనాలు ఉన్నాయి కాబట్టి క్యాప్సూల్ సేవలు అయిన అనువర్తనాలు ఆ ఉత్పత్తులను మరింత ఉత్పాదక విలువైన ఆకర్షణీయంగా చేస్తాయి కాబట్టి ప్రభుత్వ విధానాలలో సాంకేతిక మార్పులో ఈ రకమైన మార్పు సామాజిక మార్పులు డిమాండ్ మరియు సరఫరా యొక్క స్వభావాన్ని మార్చడం పోటీ యొక్క స్వభావాన్ని మారుస్తుంది ఆపిల్ యొక్క ఆవిర్భావం మరియు ఇది మొబైల్ ఫోన్ పరిశ్రమలో ఆధిపత్యంగా ఉంది ఇది మొబైల్ ఫోన్ల యొక్క పోటీ ప్రకృతి దృశ్యంలో సమూలమైన మార్పు మరియు ఆపిల్ వంటి సంస్థ యొక్క సేవా ఆలోచన వారు ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా ఏర్పడిన ఆ తీవ్రమైన పోటీ బలానికి దోహదపడింది మరియు సేవలు కస్టమర్ యొక్క ఎంపికల శక్తి మరియు నిర్ణయం తీసుకోవడాన్ని కూడా మారుస్తున్నాయి అంతకుముందు కస్టమరే రాజు అని సెట్ చేయబడింది కస్టమర్ మా వ్యాపారానికి కారణం కానీ ఈ రోజు అలా చెప్పనవసరం లేదు ఈ రోజు అది ఈ కస్టమర్ యొక్క కేంద్రీకృతంగా మారాలి మానవుల కేంద్రీకృతం కీలక మంత్రంగా మారడం వ్యాపారం యొక్క ప్రధాన తత్వశాస్త్రం కావడం సేవా ఆలోచన సేవా తత్వశాస్త్రం వ్యాపారం యొక్క సేవా తర్కం వస్తువుల నుండి ప్రజలకు పునరుద్ధరించిన దృష్టి మరియు కస్టమర్ నుండి మరియు కస్టమర్ని చేర్చుకోవడం కస్టమర్తో సంబంధం కలిగి ఉండటం మేము మరియు వారు అనే పదాల నుండి మనము అనే పదానికి మారింది ఆ నిర్మాణం మేము తదుపరి మాడ్యూల్లో మరింత వివరంగా చర్చిస్తాము ధన్యవాదాలు